ఇది బాయ్స్ కాడ్ నార్మల్ ఫామ్ X → Y నాన్ ట్రివియల్ FD అయ్యి X సూపర్ కీ అయితే ఆ రిలేషన్ బాయ్స్ కాడ్ నార్మల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ప్రతి నాన్ ట్రివియల్ FD కి లెఫ్ట్ సైడ్ సూపర్ కీ అవ్వాలి ప్రత్యామ్నాయ నిర్వచనం ఏమిటంటే ప్రతి FD X → Y కి FD ట్రివియల్ లేదా X సూపర్ కీ అవ్వాలి నా ఉద్దేశ్యం ఈక్వలెన్స్ చాలా సులభం ఇది కేవలం దీనిని నాన్ ట్రివియల్ అయ్యేటట్లు విభజిస్తుంది కాబట్టి BCNF ఏమి చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే 3 NF కంటే ఎక్కువ ఫామ్ కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే అది నాన్ ట్రివియల్ అయితే ఎడమ వైపు సూపర్ కీ అవ్వాలి అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ప్రతి రిలేషన్ లో ఫంక్షనల్ డిపెండెన్సీలు కీ లపై మాత్రమే ఉండాలి వేరేవాటి పై ఉండకూడదు అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఫంక్షనల్ డిపెండెన్సీ X → Y ఉంటే X తప్పనిసరిగా సూపర్ కీ అయి ఉండాలి ఇప్పుడు వాస్తవానికి BCNF నార్మలైజేషన్ సమస్య కావచ్చు కాబట్టి దీనికి ముందు మనం ఇంతకుముందు చూస్తున్న ఉదాహరణను పరిశీలిద్దాం L11 మనము ఇంతకుముందు చూసిన రిలేషన్ ఇది గుర్తుకు తెచ్చుకోవటానికి ఇది ఐడి తో నిర్ణయించే డిస్ట్రిక్ట్ లాట్ మరియు ఏరియా మరొక డిపెండెన్సీ ఉంది డిస్టెన్స్ మరియు లాట్ కలిసి ఐడి మరియు ఏరియా లను నిర్ణయిస్తాయి అని చెప్తుంది ఇది మరొక విషయం ఏరియా డిస్ట్రిక్ట్ ను నిర్ణయిస్తుంది కాబట్టి ప్రశ్న ఇది BCNF లో ఉందా ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ కారణంగా సమాధానం BCNF లో లేదు మిగతా రెండు ఫంక్షనల్ డిపెండెన్సీలు బాగానే ఉన్నాయి ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ లో ఏరియా డిస్ట్రిక్ట్ ను నిర్ణయిస్తుంది అయితే ఏరియా ఒక సూపర్ కీ కాదు కాబట్టి ఇది ఇక్కడ విఫలమవుతుంది ఈ రిలేషన్ BCNF లో లేదు దీనిని BCNF గా నార్మలైజ్ చేయాలనుకుంటే ఐడి లాట్ ఏరియా మరియు జిల్లా ప్రాంతం గా విభజించవచ్చు ఇప్పుడు ఇందులో ఫంక్షనల్ డిపెండెన్సీలు ఏమిటి మొదటి ఫంక్షనల్ డిపెండెన్సీ ఐడి → లాట్ ఏరియా మరియు రెండవ డిపెండెన్సీ ఏరియా → డిస్ట్రిక్ట్ BCNF నార్మలైజేషన్ తరువాత ఇక్కడ ముఖ్యమైన విషయాన్ని చూడవచ్చు అది కొన్ని ఫంక్షనల్ డిపెండెన్సీలను కోల్పోతుంది కాబట్టి కొన్ని కోల్పోయిన ఫంక్షనల్ డిపెండెన్సీలు ఉన్నాయి కోల్పోయిన ఫంక్షనల్ డిపెండెన్సీ లు ఏమిటి ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ పోతుంది కాబట్టి BCNF సాధారణీకరణ పూర్తయిన తర్వాత అన్ని ఫంక్షనల్ డిపెండెన్సీలను ఎల్లప్పుడూ సంరక్షించలేము ఇది సమస్యాత్మకం కావచ్చు లేదా కాకపోవచ్చు కాబట్టి ఫంక్షనల్ డిపెండెన్సీలను కోల్పోవచ్చు అనధికారికంగా BCNF ను క్రింది విధంగా సంగ్రహంగా చెప్పవచ్చు ప్రతిదీ కీపై మాత్రమే ఆధారపడి ఉండాలి BCNF నార్మలైజేషన్ ఎందుకు ముఖ్యమైనది అంటే FD ఏరియా→డిస్ట్రిక్ట్ ఒక సమస్యను పరిచయం చేస్తుంది ఒకరికి ఏరియా తెలిస్తే అప్పుడు డిస్ట్రిక్ట్ తెలుసు కాని ప్రాంతం ఒక కీ కాదు ప్రాంతం వేరే కారణంగా మార్చబడితే డిస్ట్రిక్ట్ ను కూడా మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ఒక ఆట్రిబ్యూట్ ని మార్చితే అనవసరం గా ఏ ఉపయోగం లేకుండా వేరే ఆట్రిబ్యూట్స్ మార్చబడే ఆ అనామలీస్ సమస్య వస్తుంది BCNF డీకంపోసిషన్ తో ఉన్న ఇతర సమస్య ఏమిటంటే ఇది ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు సాధ్యం కాదు అంటే ఎల్లప్పుడూ నష్టపోకుండా ఉండడం సాధ్యం కాదు కాబట్టి ఇది కొన్నింటిని కోల్పోవచ్చు కొన్నిసార్లు కేవలం ఫంక్షనల్ డిపెండెన్సీలను కోల్పోవటం మాత్రమే కాదు డీకంపోసిషన్ లాస్ లెస్ కాకపోవచ్చు ఉదాహరణకు ఈ క్రింది పద్ధతిలో రిలేషన్ని పరిశీలిద్దాం ఒక టౌన్ స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ ఫంక్షనల్ డిపెండెన్సీలు టౌన్ మరియు స్టేట్ కలిసి డిస్ట్రిక్ట్ ను నిర్ణయిస్తాయి మరియు డిస్ట్రిక్ట్ నేమ్ స్టేట్ ని నిర్ణయిస్తుంది ఇవి రెండు ఫంక్షనల్ డిపెండెన్సీలు అనుకుందాం ఇప్పుడు ఇది BCNF లో లేదు కాబట్టి ఈ డిపెండెన్సీ డిస్ట్రిక్ట్→స్టేట్ కు సమస్య ఉంది అని రూల్ చెప్తుంది దీనిని BCNF గా విడదీయడానికి డిస్ట్రిక్ట్ టౌన్ స్టేట్ ను ఈ రెండు రిలేషన్ స్టేట్స్ గా విభజిద్దాం డిస్ట్రిక్ట్ మరియు స్టేట్ ని కలిపి వేరుచేద్దాం మరియు ఇది టౌన్ స్టేట్ కానీ ఇది విఫలమయ్యే ఉదాహరణ ఇక్కడ ఉంది ఐఐటి యుపిలోని ఒక టౌన్ మరియు ఇది డిస్ట్రిక్ట్ ఈస్ట్ లో ఉందని అనుకుందాం ఐఐటి పశ్చిమ బెంగాల్ స్టేట్ లో కూడా ఉంది తరువాత ప్రయాగ్ యుపి మరియు WB లో కూడా ఉంది అలాగే కాన్పూర్ మరియు లక్నో కూడా ఉన్నాయి ఇప్పుడు దీనిని స్టేట్ డిస్ట్రిక్ట్ మరియు టౌన్ స్టేట్ గా విడదీస్తే ఒకరికి ఏమి లభిస్తుందో చూద్దాం కాబట్టి స్టేట్డిస్ట్రిక్ట్ దానిని విచ్ఛిన్నం చేస్తే మీరు యుపి ఈస్ట్ వెస్ట్ బెంగాల్ ఎండిపి తరువాత వెస్ట్ బెంగాల్ దీనాజ్ యుపి సెంట్రల్ యుపి వెస్ట్ పొందుతారు టౌన్ స్టేట్ ను విచ్ఛిన్నం చేస్తే ఇది మిగతా ఆరు ఉన్నాయి విషయం ఏమిటంటే ఈ డీకంపోసిషన్ లాస్ లెస్ కాదని తనిఖీ చేయవచ్చు ఎందుకంటే మీరు వీటిని జాయిన్ చేసి ఒరిజినల్ రిలేషన్ ని తిరిగి పొందలేరు కాబట్టి ఈ డీకంపోసిషన్ లాస్సీ మరియు దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేము ఈ డీకంపోసిషన్ తప్పు ఇది అనుమతించబడదు BCNF డీకంపోసిషన్ రూల్ తప్పు ఈ సంబంధాన్ని వేరే మార్గంలోకి విచ్ఛిన్నం చేయడానికి మార్గం లేదని కూడా వాదించవచ్చు ఉదాహరణకు దానిని టౌన్ స్టేట్ మరియు టౌన్ డిస్ట్రిక్ట్ లేదా స్టేట్ డిస్ట్రిక్ట్ మరియు టౌన్ డిస్ట్రిక్ట్ గా విభజించడానికి ప్రయత్నిస్తే ఇవేవీ రిలేషన్ ఒరిజినల్ ఫామ్ తిరిగి ఇవ్వవు కాబట్టి ఇది BCNF డీకంపోసిషన్ తో సమస్య కాబట్టి బిసిఎన్ఎఫ్లో సంబంధం ఉందని నిర్ధారించుకోవడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు అది సాధ్యం కావొచ్చు లేదా కాకపోవచ్చు BCNFతో మరో సమస్య ఉంది అది అనామలీ BCNFతో సంభవించే ఒక నిర్దిష్ట అనామలీ ఉంది ఉదాహరణకు ఒక కోర్స్ టీచర్ మరియు బుక్స్ ల సంబంధాన్ని పరిగణించండి ఈ మూడింటికి కలిసి ప్రైమరీ కీ కాబట్టి దీని అర్థం ఏమిటి మీరు ఒక కోర్స్ డేటాబేస్ ను పరిగణిస్తారని అనుకుందాం దీనిని ఒక నిర్దిష్ట సంస్థలో చాలా మంది టీచర్స్ బోధించవచ్చు మరియు ప్రతి టీచర్ చాలా బుక్స్ తీసుకోవచ్చు దీని యొక్క నిర్దిష్ట ప్రారంభం క్రింది పద్ధతిలో ఉండవచ్చు ఒక AB అనే టీచర్ బోధించగలిగే డేటాబేస్ కోర్సు ఉందనుకోండి దానికి ఏమైనా బుక్స్ వాడొచ్చు మరియు ఎవరైనా బోధించగలరు ఒక అర్ధం ఏమిటంటే కోర్సును ఏ టీచర్ అయినా బోధించగలడు మరియు టీచర్ ఏ బుక్ ని అయినా స్వీకరించవచ్చు మరియు అదేవిధంగా ఇది చాలా ఇతర కోర్సులతో కూడా జరగవచ్చు ఇది ఎక్కడైనా జరగవచ్చు ఇప్పుడు వచ్చే సమస్య ఏమిటంటే ఫంక్షనల్ డిపెండెన్సీలు లేవు కాబట్టి ఇది BCNF లో ఉండాలని నిర్ణయించబడింది కాబట్టి నేను చెప్పదలచుకున్నది ఈ రిలేషన్ BCNF లో ఉంది ఎందుకంటే ఒకే ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ మాత్రమే ఉంది ఇదంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది కాని మోడిఫికేషన్ అనామలీస్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక మోడిఫికేషన్ అనామలీ ఉంది నార్మలైజేషన్ దృక్కోణం నుండి ఈ రిలేషన్ అంతా బాగానే ఉంది ఇది 1NF 2NF 3NF మరియు BCNF లో ఉంది కనుక ఇది అంతా బాగానే ఉంది కాని మోడిఫికేషన్ అనామలీ ఇంకా ఉంది ఇది ఎందుకు ఉంది డేటాబేస్ నేర్పించగల కొత్త టీచర్ ఉన్నారని పరిగణించవచ్చు డేటాబేస్ నేర్పించగల ఆ టీచర్ పేరును VN గా పరిచయంచేద్దాం ఇప్పుడు ఎఫ్డిబి మరియు డిబిఎం అనే రెండు బుక్స్ స్వీకరించవచ్చు కాబట్టి మీరు డేటాబేస్ లో రెండు టపుల్స్ ఇన్సర్ట్ చెయ్యాల్సిన అవసరం ఉంది డేటాబేస్లో చేర్చబడిన క్రొత్త సమాచారం ఒక భాగం మాత్రమే ఉన్నప్పటికీ రెండు టపుల్స్ జోడించబడతాయి అదేవిధంగా AB ఈ రోజు ఈ సంస్థ నుండి వెళ్ళిపోతే మరియు తొలగించబడిన ఒక టీచర్ మాత్రమే ఉంటే అక్కడ రెండు టపుల్స్ తొలగించాల్సి వస్తుంది కాబట్టి ఈ రిలేషన్లో సమస్య ఉందని మీరు చూడవచ్చు దీని అర్థం ఏమిటంటే ఫంక్షనల్ డిపెండెన్సీలు మరియు కీలు కొంతవరకు మాత్రమే రిలేషన్ని నార్మలైజ్ చెయ్యగలవు ఇది డేటాబేస్ రూపకల్పనను కొంతవరకు మంచిగా చేస్తుంది ఇది ఏదైనా మోడిఫికేషన్ అనామలీస్ ని పూర్తిగా తీసివెయ్యలేదు కాబట్టి ఫంక్షనల్ డిపెండెన్సీలు మరియు కీ లతో సాధ్యమయ్యే అన్ని నార్మల్ ఫామ్స్ ను కవర్ చేసినా మోడిఫికేషన్ అనామలీస్ ఉండవచ్చు కాబట్టి ఇది మా తదుపరి అంశం మల్టీవాల్యూడ్ డిపెండెన్సీల యొక్క ప్రారంభం అవుతుంది